స్టాటిస్టికల్ మోడలింగ్ పై ఉన్న ఈ మాడ్యూల్ మీకు ప్రాబబిలిటీ మరియు స్టాటిస్టిక్స్ లోని ప్రాథమిక అంశాలను పరిచయం చేస్తుంది అవి డేటా ఎనాలసిస్ కు అవసరమైనవి ఈ మాడ్యూల్ రెండు భాగాలుగా విభజించబడింది మొదటి భాగము లో మీకు మేము రాండమ్ వేరియబుల్స్ ను పరిచయం చేస్తాముమరియు ప్రోబబిలిటీ కొలమానాల తో అవి ఏ విధంగా వర్గీకరించబడ్డాయి మరియు ప్రోబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ మరియు ఈ మాడ్యూల్ యొక్క రెండవ భాగంలో మనము ఎలా డెన్సిటీ ఫంక్షన్ యొక్క గుణాలను ఎలా అంచనా వేయాలి మరియు హైపోథిసిస్ టెస్టింగ్ యొక్క డేటా మరియు మెథడ్స్ నుండి నిర్ణయాన్ని ఎలా చేయాలి అనేది మాట్లాడుతాము కాబట్టి మనము ఈ అనిర్దిష్ట సంఘటనను వర్గీకరించడం కొనసాగిద్దాం అవి ఏమిటి మరియు అలాంటి సంఘటన వివరించడానికి ఎలా ప్రాబబిలిటీ ను ఒక కొలమానంగా ఎలా ఉపయోగిస్తాము విషయాన్ని నిజంగా నిర్దేశాత్మకమైన సంఘటనగా తీసుకోవచ్చు ఎప్పుడైతే వీటి ఫలితాలు ఎక్కువ స్థాయి కాన్ఫిడెన్స్ తో అంచనా వేశామో అప్పుడు దానిని నిర్దేశాత్మకమైన సంఘటనగా లెక్కలోకి తీసుకుంటాము ఉదాహరణకి మీకు ఒక వ్యక్తి యొక్క ఆధార్ కార్డ్ నుండి జన్మదిన సమాచారము ఇచ్చినట్లు అయితే మీరు ఎక్కువ స్థాయి కాన్ఫిడెన్స్ తో ఆ వ్యక్తి యొక్క వయసును రోజుల వరకూ అంచనా వేయగలరు మిమ్మల్ని ఆ వ్యక్తి యొక్క వయస్సు ఆధార్ కార్డు నుండి గంటలలో లేదా నిముషములో అంచనా వేయాలి అని అడిగితే అది సరిపోదు మీకు కొంత సమాచారము జన్మ పత్రము నుండి వస్తుంది కానీ మీరు వయసు ను ఎక్కువ స్థాయి ఖచ్చితత్వం తో చెప్పాలంటే చివరి నిమిషం వరకు దీనిని మీరు అదే స్థాయిలో చేయలేరు మరొకవైపు అనిర్దిష్టఘటనలు అనే వాటికి ఒకే విధమైన ప్రయోగ పరిస్థితుల కు చాలా ఫలితాలు ఉంటాయి మరియు ఫలితాలను పరిమితమైన కాన్ఫిడెన్స్ తోనే అంచనా వేయగలము ఉదాహరణకు మీరు ఒక కాయిన్ ను ఎగరవేస్తే మీకు ఒక హెడ్ లేదా ఒక టెయిల్ రావచ్చు కానీ మీరు ఇది ఒక హెడ్ లేదా ఒక టెయిల్ అవుతుంది అని 90 లేదా 95 శాతం కాన్ఫిడెన్స్ తో చెప్పలేరు ఇది ఒక సరి అయిన కాయిన్ అయినప్పుడు మీరు దీనిని 50 శాతం కాన్ఫిడెన్స్ తో చెప్పగలరు అటువంటి సంఘటననే మనము అనిర్దిష్టంగా పిలుస్తాము మనము ఎందుకు ఈ అనిర్దిష్టఈ సంఘటనతో వ్యవహరిస్తున్నా ము ఎందుకంటే ప్రయోగాల నుండి మీకు వచ్చిన డేటా లో కొంత ఎర్రర్స్ ఉంటాయి ఈ ఈ ఎర్రర్స్ ఏదైనా కావచ్చు ఎందుకంటే మనకు డేటా ఉత్పత్తి చేసే విధానం ప్రతి నియమము తెలియదు అంటే మనకు తెలియదుఈ ఫలితాలను ప్రభావితం చేసే అన్ని కారణాలు పై జ్ఞానము ఉండకపోవచ్చు మరియు దీనినే మోడలింగ్ ఎర్రర్ అని అందుకే అన్నాము వేరే రకమైన ఎర్రర్స్ అనేవి సెన్సర్ వలననే వస్తాయి ఈ ఫలితాలను గమనించడానికి ఉపయోగించే సెన్సర్ గురించి మనకు అన్నీ తెలిసినా వాటిలో కూడా ఎర్రర్స్ ఉంటాయి వీటిని మెజర్మెంట్ ఎర్రర్స్ అంటాము కాబట్టి తప్పనిసరిగా ఈ రెండు ఎర్రర్స్ ను ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్స్ ఉపయోగించి ప్రతి రూపము చేయాలి దీనివలన మనము సాధించే ఫలితాలను కూడా కొంత కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్ తో అంచనా వేయగలము అనిర్దిష్ట సంఘటన యొక్క ఫలితాలు పరిమితమైతే డిస్క్రీట్ అని ఉదాహరణకు కాయిన్ ను ఎగరవేసే ప్రయోగంలో మనకు పరిమితమైన రెండు ఫలితాలు మాత్రమే వస్తాయి ఒక హెడ్ లేదా ఒక టెయిల్ లేదా ఒక డైస్ వేసినప్పుడు మనకు 6 ఫలితాలు వస్తాయి లేదా అది ఒక కంటిన్యూయస్ అనిర్దిష్ట సంఘటన దానికి మనకు అపరిమితమైన ఫలితాలు వస్తాయి అవి దేహం యొక్క ఉష్ణోగ్రత వంటివి ఇది ఆ వ్యక్తి కి ఉష్ణోగ్రత వస్తోందా లేదా అనేదాన్ని బట్టి 96 డిగ్రీల నుండి 105 డిగ్రీల వరకు మారుతూ ఉంటుంది కాబట్టి అటువంటి అనిర్దిష్ట ఫలితాలు గల కంటిన్యూయస్ చరరాశి విషయాలను కంటిన్యూయస్ అంటాము అనిర్దిష్టసంఘటన కేవలం కాయిన్ ఎగరవేసే ప్రయోగం ఉపయోగించి మేము ప్రోబబిలిటీ యొక్క అన్ని భావనలను వివరించడానికి ప్రయత్నిస్తాము ఈ ప్రత్యేకమైన ఉదాహరణలో మనము డిస్క్రీట్ అనిర్దిష్ట చర రాశి వైపు లేదా ఎక్కడ నిజంగా ఒక కాయిన్ ఎగరవేస్తే వచ్చే ఫలితాలు H మరియు T తో వివరించబడతాయో అలాంటి అనిర్దిష్ట సంఘటన వైపు చూస్తాము శాంపుల్ స్పేస్ అనేది సాధ్యము అయ్యే ఫలితాల యొక్క సమితి కాబట్టి ఈ ఉదాహరణలో శాంపుల్ స్పేస్ అనేది H మరియుT అనే ఈ ఫలితాలను కలిగి ఉంటుంది వీటిని H మరియు T తో సూచిస్తారు మరొకవైపు మీరు వరుసగా రెండుసార్లు కాయిన్ ఎగరవేసినట్లయితేఅప్పుడు అక్కడ 4 ఫలితాలు సాధ్యమవుతాయి మీకు ఒకవేళ ఒక హెడ్ మొదటిసారిగా తరువాత ఒక హెడ్ రెండోసారి లేదా ముందుగా ఒక హెడ్ తరువాత ఒక టెయిల్ కాబట్టి ఈ నాలుగు అనుకూల ఫలితాలను HH HT TH మరియు TT అనే గుర్తులతో సూచిస్తారుఇవి శాంపుల్ స్పేస్ ను ఏర్పరుస్తాయి ఒక సంఘటన యొక్క అనుకూల ఫలితాల సమితి శాంపుల్ స్పేస్ కు సబ్ సెట్ అవుతుంది ఉదాహరణకు రెండు కాయిన్స్ ఎగరవేసే ప్రయోగంలో మనకు సంఘటనలు మొదటిసారి ఒక హెడ్ తరువాత రెండు అనుకూల ఫలితాలు ఉన్నాయి అని తీసుకుంటే అది HH మరియు HT అను సరి స్పేస్ ను ఏర్పరుస్తుంది మనము ఈ సంఘటనను ముందు హెడ్ వచ్చే పరిశీలన అందాము శాంపుల్ స్పేస్ యొక్క ఫలితాలు అయిన HH HT TH మరియు TT లను కూడా సంఘటనలుగా గా లెక్కలోకి తీసుకోవచ్చు వీటిని లఘు ఘటనలు అంటారు ఇప్పుడు ఈ సంఘటనలో ప్రతి దానికి సంబంధించి ప్రొబబిలిటి ను మనము ఇలా సూచించవచ్చు ఈ అనిర్దిష్ట సంఘటన యొక్క ప్రతీ ఫలితానికి వాస్తవ సంఖ్యలు ను కేటాయించడానికి ఇది ఒక కొలమానం మనము ప్రోబబిలిటీ ను కేటాయించినప్పుడు దానికి ఒక నియమం ఉంటుంది మొదటి నిబంధన ఏమిటంటే మనము కేటాయించే సంఘటన యొక్క ప్రోబబిలిటీ అనేది 0 మరియు 1 మధ్య ఉంటుంది దాని అర్థం ఏమిటంటే ప్రొబబిలిటీస్ రుణ సంఖ్యలు కావు మరియు అది 1 కన్నా తక్కువ ఉంటుంది మీరు ఏ సంఘటన లెక్కలోకి తీసుకున్నా దాని మొత్తం శాంపుల్ స్పేస్ యొక్క ప్రోబబిలిటీ 1 అవుతుంది దీని అర్థం ఏమిటంటే ఏదో 1 ఫలితం రావాలి అని అంటే మీరు చెప్పే అర్థం P1 మరియు చివరిగాప్రోబబిలిటీ కొలమానం 2 ప్రత్యేకమైన ఘటన లు తీసుకుంటే మరియు ఒకటే లేదా మరొకటి వస్తుందని అనే నిబంధనను సంతృప్తి పరచాలి ఒకవేళ A మరియు B ప్రత్యేక సంఘటనలు అయినప్పుడు A లేదా B జరగడానికి ప్రోబబిలిటీ అనేది P మరియు P మొత్తానికి సమానం అవుతుందితదుపరి స్లైడ్ లో ప్రత్యేక సంఘటనల యొక్క భావనను చర్చిద్దాం కాబట్టి మీరు ఈ మూడు నియమాలను పాటించాలి మీరు ప్రోబబిలిటీ ను కేటాయించినప్పుడు దాన్ని అర్థం చేసుకునే సులువైన పద్ధతి ప్రోబబిలిటీ ను ఆవర్తన గా అర్థం చేసుకోవడమే ఉదాహరణకు ఒక శోధకుడిగా మీరు కాయిన్ ఎగరవేసే ఈ ప్రయోగాన్ని 10000 సార్లు N సార్లు చేయాలనుకుంటే మరియు అప్పుడు ఒక విశేషమైన ఫలితాన్ని ఎన్నిసార్లు వచ్చిందో లెక్క వేయాలి ఉదాహరణకు మీరు ఎన్నిసార్లు హెడ్ వచ్చిందో లెక్క వేస్తారు NA అనేది ఎన్నిసార్లు హెడ్ వచ్చింది అనే ఫలితానికి సంబంధించినది అయితే ఇప్పుడు హెడ్ జరగడానికి ప్రోబబిలిటీ NA బై N గా నిర్వచిస్తాము కాబట్టి మీరు చూడవచ్చు ఇది 0 మరియు 1 కు మధ్య కట్టుబడి ఉంటుంది మరియు మీరు వేరే ఫలితం చూసినట్లు అయితే అది బై N అవుతుంది కాబట్టి దీనివల్లనే శాంపుల్ స్పేస్ యొక్క ప్రోబబిలిటీ 1 అవుతుంది ఈ నిర్వచనలో ఒక సమస్య ఎలా వస్తుంది ఎందుకంటే మీరు 1000 సార్లు బదులుగా 10000 సార్లు ఎగరవేసినప్పుడు మీకు కొంత చిన్న తేడా ఉన్న సంఖ్యలు వస్తాయి కాబట్టి దీనిని N నుండి ∞ ఆవర్తనం గా అర్థం చేసుకోవడమే ఉత్తమమైన మార్గం ఇది ఒక సరి అయిన కాయిన్ అయితే అప్పుడు ఒకవేళ మనము ఎక్కువసార్లు ఎక్కువ అంటే మిలియన్ బిలియన్ సార్లు కాయిన్ ఎగర వేసినట్లు అయితే అప్పుడు హెడ్ రావడానికి ప్రోబబిలిటీ 0 5 అవుతుంది మరియు టేయిల్ రావడానికి ప్రోబబిలిటీ సుమారుగా 0 5అవుతుంది ఒకవేళ ఇది ఒక సరి అయిన కాయిన్ అయితే మరియు అందుకే మనము ప్రొబబిలిటీస్ కేటాయించాము ఇప్పుడు మనము రెండు ముఖ్య రకములైన సంఘటనను సూచిద్దాం వీటినే సమ సంభవ ఘటనల యొక్క సమితి అంటాము ఒకవేళ ఒకటి జరిగినప్పుడు అవి వేరే వాటిపై ప్రభావం చూపకపోతే ఆ రెండు ఘటనలను సమసంభవము అంటాము ఒకవేళ A మరియు B అనేవి విధివత్తుగా సమసంభవము అయితే మొదటి ఘటన జరిగినప్పుడు అది B గురించి అంచనా లో మెరుగుదల ఏమాత్రము చేయలేదు ప్రోబబిలిటీ లో 2 రెండు సంఘటనలను లెక్కలోకి తీసుకోవడానికి ఒకవేళ pA∩B దీని అర్థం లో ఏమిటంటే A అనేది A మరియు B యొక్క ఉమ్మడి సంభవము ఇది వాటి ప్రొబబిలిటీస్ గుణకారము చేస్తే వస్తుంది ఇది P X P కాబట్టి మనము కాయిన్ ఎగరవేసే ప్రయోగం యొక్క A బై A వివరణను చూద్దాం ఇప్పుడు మీరు నాకు చెప్పండి మొదటిసారి విసిరినప్పుడు హెడ్ తరువాత వచ్చే హెడ్ లేదా టెయిల్ అంచనా ను రెండవసారి ఎగరవేసినప్పుడు మెరుగుదల చేస్తుందా స్పష్టంగా మీరు చెప్తారు మొదటిసారి హెడ్ లేదా టెయిల్ రావడం అనేది దానితో సంబంధం లేకుండా రెండోసారి ఎగరవేసినప్పుడు హెడ్ వచ్చే ప్రొబబిలిటి ఇంకా 0 5 అవుతుంది దాని అర్థం ఏమిటంటే మీరు నాకు చెప్పే మొదటి ఎగరేసిన విషయము రెండోసారి ఎగరవేసే ది హెడ్ లేదా టెయిల్ అనే నా అంచనాను మార్చలేదు కాబట్టి ఒకవేళ మనము రెండు వరుస హెడ్స్ ఇవి మొదటి ఎగరవేసినప్పుడు హెడ్ మరియు రెండవసారి ఎగరవేసినప్పుడు హెడ్ యొక్క ఉమ్మడి ప్రోబబిలిటీ చూసినట్లయితే మనము వాటిని సమ సంభవ సంఘటనలుగా లెక్కలోకి తీసుకున్నందువలన మనము ఈ రెండు వరుస హెడ్స్ యొక్క ప్రోబబిలిటీ ను రెండవసారి ఎగరవేసినప్పుడు హెడ్ ప్రొబబిలిటి తో మొదటిసారి ఎగరవేసినప్పుడు ఉన్న హెడ్ యొక్క ప్రోబబిలిటీ ను గుణకారము చేయడం వల్ల పొందవచ్చు 5 మరియు 0 కాబట్టి ఈ ఎగరవేసే ప్రయోగంలో మొత్తం ఫలితాలకు మనకు 0 25 ప్రోబబిలిటీ వస్తుంది మీకు రెండు వరుస హెడ్స్ లేదా రెండు వరుస టెయిల్స్ వచ్చినా లేదా ఒక హెడ్ లేదా ఒక టెయిల్ లేదా టెయిల్ తర్వాత హెడ్ వచ్చిన అన్నీ 0 25 అవుతాయి మరియు ఈ విధముగా మనము రెండు కాయిన్స్ ఎగరవేసే ప్రయోగం కొరకు ఒక కాయిన్ ఎగరవేసే ప్రయోగము యొక్క ప్రొబబిలిటీ కేటాయింపు నుండి ఈ విధముగా ప్రొబబిలిటీస్ కేటాయిస్తాము ఇప్పుడు పరస్పరం ప్రత్యేకమైన సంఘటనలు అనేవి ఒక దానిని మరొకటి నివారించే సంఘటనలు దీని అర్థం ఏమిటంటే మీరు A సంఘటన జరిగినది అంటే ఇప్పుడు అర్థం B జరగలేదని అప్పుడు A మరియు B లను పరస్పర ప్రత్యేకమైన సంఘటనలు అంటారు అవి ఒకదాని సంభవాన్ని మరొకటి మినహా ఇస్తాయి కాబట్టి మనము కాయిన్ ఎగరవేసే ప్రయోగాన్ని మళ్లీ చూద్దాం వరుసగా రెండుసార్లు ఎగరవేసిన మనము రెండు వరుస హెడ్స్ రావడమనేది హెడ్ ను అనుసరించి వచ్చే టెయిల్ ను అసాధ్యం చేయడం చూడవచ్చు ఒకవేళ మీరు రెండు వరుస హెడ్స్ వచ్చాయి అని నాకు చెబితేహెడ్ వచ్చే ఘటన ను టెయిల్ అనుసరించలేదు అనేది స్పష్టము కాబట్టి ఈ రెండు పరస్పరము ప్రత్యేకమైన ఘటనలు రెండు వరుస హెడ్స్ లేదా ఒక హెడ్ మరియు దానిని అనుసరించి వచ్చే ఒక టెయిల్ యొక్క ప్రోబబిలిటీ చాలా సులువుగా వాటికి సంబంధించిన ప్రోబబిలిటీస్ లను కలపడం వల్ల వస్తుంది ఎందుకంటే అవి పరస్పరము ప్రత్యేకమైన ఘటనలు కాబట్టి మనం చెప్పవచ్చు ఒక HH లేదా TT యొక్క ప్రోబబిలిటీ అనేది మొదట హెడ్ ఎగరవేసే ఘటన అని అది 0 5 ఇది ప్రోబబిలిటీ లోని పరస్పర ప్రత్యేకమైన ఘటనల యొక్క ప్రాథమిక నియమాలు నుండి వచ్చినది ఇప్పుడు ప్రోబబిలిటీ యొక్క వేరే నియమాలు కూడా ఉన్నాయి అవి వెన్ చిత్రాల నుండి ఉత్పన్నము చేయవచ్చు కాబట్టి ఇక్కడ 2 సార్లు కాయిన్ ఎగరవేసే ప్రయోగం తో వెన్ చిత్రాల నుండి ప్రోబబిలిటీ యొక్క నియమాలను ఉత్పన్నము చేసే ఆలోచనను వివరించాము రెండు సార్లు కాయిన్ ఎగరవేసే ప్రయోగం లో శాంపుల్ స్పేస్ 4 ఫలితాలను కలిగి ఉంటుంది వాటిని HH HT TH మరియు TT గా సూచిస్తాము మేము మొదట ఎగరవేసినప్పుడు హెడ్ వచ్చే ఘటన A పై ఆసక్తి కలిగి ఉన్నాము దీనికి రెండు ఫలితాలు ఉంటాయి అవి HH మరియు HT దీనిని ఎరుపు వృత్తం తో సూచిస్తున్నాను A కాంప్లిమెంట్ అనేది A ను తీసివేస్తే వచ్చే అన్ని ఘటనలు కలిగివుండే సమితి ఇది TH మరియు HT ఫలితాల యొక్క సమితి ఇదే కాంప్లిమెంట్ ఇప్పుడు ప్రోబబిలిటీ యొక్క నియమాలను నుండి మీరు కాంప్లిమెంట్ యొక్క ప్రోబబిలిటీ ని ఉత్పన్నము చేయవచ్చు ఇదే మొత్తం శాంపుల్ స్పేస్ యొక్క ప్రోబబిలిటీ P ఇదే ఒకటి ఎందుకంటే S యొక్క ప్రోబబిలిటీ అనేది 1 PP ను గమనించండి ఈ ఉదాహరణలో P ఇది 0 5 కాబట్టి చివరికి మనకు కాంప్లిమెంట్ యొక్క ప్రోబబిలిటీ TH మరియు TT 0 5 వస్తుంది ఇది PP వైపు చూసి కూడా చెప్పవచ్చు ఇది 0 కాబట్టి ఇది Pc 1 P ను సరి చూస్తుంది ఇప్పుడు నేను ఒక ఉప సమితిని తీసుకున్నట్లయితే రెండు వరుస హెడ్స్ లను ఈ ఉదాహరణ లో కూడా నీలపు వృత్తం తో సూచించాను ఈ రెండు వరుస హెడ్స్ ని గమనించండి ఇవి మొదట ఎగరవేసినప్పుడు హెడ్ వచ్చే A ఘటన యొక్క ఉపసమితి కాబట్టి మనము హక్కుగా చెప్పవచ్చు B అనేది A యొక్క ఉపసమితి అయితేP అనేది P అంటే కంటే తక్కువ ఉంది రెండు వరుస హెడ్స్ యొక్క ప్రోబబిలిటీ అనేది P ఇది 0 25 P కన్నా తక్కువ ఉంది ఇది 0 5 మీరు A మరియుB ఘటనల యొక్క జాయింట్ ప్రోబబిలిటీ ను కూడా గణన చేయవచ్చుP లేదా P ల నుండి PA∪B ను ఈ విధముగా ఉత్పన్నము చేయవచ్చు P P అనేది A మరియు B యొక్క ఉమ్మడి సంభవము మొదట ఎగరవేసినప్పుడు హెడ్ వచ్చే ఘటన A మరియు రెండవ సారి ఎగరవేసినప్పుడు ఒక హెడ్ వచ్చే ఘటన B లను ఉదాహరణగా మనము పరిగణలోకి తీసుకుందాము కాబట్టి రెండోసారి ఎగరవేసినప్పుడు హెడ్ రావడానికి రెండు ఫలితాలు ఉంటాయి HH మరియుTH ఇది నీలపు వృత్తం తో సూచించబడింది గమనించండి ఇవి రెండూ వరుస హెడ్స్ వచ్చే ఘటనలును ఉమ్మడిగా కలిగివున్నాయి అవి A మరియు B రెండింటికీ చెందినవి A మరియు B పరస్పరం ప్రత్యేక మైనవి కావు వాటికి ఉమ్మడి ఫలితాలు ఉన్నాయి P లేదా P లను గణన చేయడానికి అంటే నాకు మొదటి ఎగరవేసినప్పుడు హెడ్ వస్తుంది లేదా రెండవ సారి ఎగరవేసినప్పుడు వస్తుంది ఇవి 3 మూడు ఫలితాలు అవుతాయి మరియు వీటిని కలిపితే 0 వీటిని HTHH మరియు TH సంబంధించిన ప్రొబబిలిటీస్ గా గణన చేయవచ్చు కానీ దీనిని Pవైపు చూసినప్పుడు చెప్పవచ్చు ఇది 0 5P ఇది 0 5 PA∩B ఇది HH యొక్క ప్రోబబిలిటీ దీనిని మొదట హెడ్ వచ్చే ఘటన యొక్క ప్రోబబిలిటీ ను రెండోసారి ఎగరవేసినప్పుడు వచ్చే హెడ్ యొక్క ప్రోబబిలిటీ తో గుణిస్తే వస్తుంది ఇది 0 కాబట్టి మొత్తానికి కి మీకు 1 0 25 వస్తుంది ఇది 0 75ఇవి మనము పరస్పరము ప్రత్యేక ఘటనలు అయిన HTHH మరియు TH లకు సంబంధించిన ప్రొబబిలిటీస్ నుండి లెక్కించవచ్చు కాబట్టి అలాంటి నియమాలు లేదా విషయాలు వెన్ చిత్రాల నుండి సులువైన విధముగా నిర్ధారించవచ్చు కాబట్టి ఇది చాలా ముఖ్యమైన కండిషనల్ ప్రోబబిలిటీ అనే ముఖ్యమైన భావము ఇది రెండు ఈ ఘటనలు స్వతంత్రమైనప్పుడు ఉపయోగిస్తారు కాబట్టి రెండు ఘటనలు స్వతంత్రం కానప్పుడు ఒకవేళ మీరు A గురించి కొంత సమాచారము ఇవ్వగలిగితే అప్పుడు అది B ను అంచనా వేయడానిని ప్రేరేపించే గలదు అదే విధముగా మీరు B యొక్క సంభవము గురించి కొంత సమాచారం చెప్పినట్లయితే అది A ను అంచనా వేయడానిని మెరుగుపరుస్తుంది ఒకవేళ రెండు ఘటనలు స్వతంత్రమైనవి కాకపోతే అప్పుడు కండిషనల్ ప్రొబబిలిటితో సూచించవచ్చు అదే ఘటన A జరిగినప్పుడు ఘటన B సంభవము యొక్క ప్రోబబిలిటీ దానిని ఈ సూత్రముతో పొందవచ్చు అది P మరియు P ఒకేసారి సంభవించినప్పుడు డివైడెడ్ బై P సంభవము P అనేది ఇది 0 కన్నా ఎక్కువ అనుకుందాం ఇప్పుడు కండిషనల్ P భావాన్ని ఉపయోగించి A ఇచ్చినట్లయితే మరియు ఈ సూత్రం నుండి మనము బేయస్ నియమాన్ని ఉత్పన్నము చేయవచ్చు ఇది సులువుగా చెబుతుంది కండిషనల్ PA|B P లను ఘటన చేస్తే వచ్చే విలువ కండిషనల్ PB|A P లను గణన చేస్తే వస్తుంది ఈ నియమాన్ని సులువుగా మొదటి నియమము నుండి A మరియు B లను మార్చడం ద్వారా మరియు కండిషనల్ PA|B P లను గణన చేయడం ద్వారా వస్తుందిఇది కుడి చేతి వైపు PA ∩ B గా ఉంది ఇక్కడ కూడా PA ∩ B ఈ రెండూ కూడా A ఇంటర్సెక్ట్ P ఇంటర్సెక్ట్ P మనము వేరే నియమాన్ని కూడా P కొరకు ఉత్పన్నం చేయవచ్చు ఇది PA|B P PA|Bc Pc గమనించండి B మరియు B కాంప్లిమెంట్ అనేవి పరస్పరము ప్రత్యేకమైనవి మరియు అందువలన కండిషనల్ ఘటన A సంభవిస్తే B మరియు A సంభవిస్తే B కాంప్లిమెంట్ అనేవి పరస్పరము ప్రత్యేకమైనవి మరియు అందువలన మీరు వాటి ప్రోబబిలిటీస్ కలపవచ్చు కాబట్టి దీనిని కాయిన్ రెండుసార్లు ఎగరవేసే ప్రయోగంతో వివరిద్దాం మనము A ఘటనను పరిగణలోకి తీసుకుందాం ఇందులో మొదటిసారి ఎగరవేసినప్పుడు వేసినపుడు హెడ్ వస్తుంది మరియు ఘటన B లో రెండు వరుస హెడ్స్ వస్తాయి గమనించండి A మరియు B అనేవి స్వతంత్రమైన కావు మరియు ప్రొబబిలిటీస్ లను గణన చేసి దీనిని మీరు సులువుగా చూడవచ్చు మీరు ఘటన A గురించి ఏ సమాచారమూ ఇవ్వకపోతే అప్పుడు నేను రెండు వరుస హెడ్స్ వచ్చేందుకు ప్రోబబిలిటీ 0 25 అని అని మీకు చెబుతాను మొదట ఎగరవేసినప్పుడు హెడ్ వచ్చే ప్రోబబిలిటీ ను రెండవ సారి ఎగర వేసినప్పుడు హెడ్ వచ్చే ప్రోబబిలిటీ తో గుణకారము చేస్తే వస్తుంది అయినా మీరు ఘటన A ను గమనించారు అని చెప్పినట్లయితే దాని అర్థం మొదటిసారి ఎగరవేసినప్పుడు హెడ్ వచ్చింది అని ఈ ఉదాహరణ లో అప్పుడు B ఘటన యొక్క ప్రోబబిలిటీ అనేది నిజంగా మెరుగుపడుతుంది నేను ఇప్పుడు దీనిలో B ఘటన జరగడానికి 50 శాతం అవకాశం ఉంది అని మీకు చెప్పవచ్చు ఎందుకంటే మొదటిసారి వేసినప్పుడు హెడ్ వచ్చిందని మీరు నాకు ముందుగా చెప్పారు కాబట్టి గమనించండి నేను ఈ ప్రొబబిలిటిను కండిషనల్ A సంభవిస్తే P గా లెక్క వేయవచ్చు మొదటి నియమము PA ∩ B ఉపయోగిస్తే అది 0 25 డివైడెడ్ బై P ఇది 0 5 అవుతుంది కాబట్టి A సంభవిస్తేP అనేది 0 5 ఇది అవుతుంది ఇది నేను B ను అంచనా వేయడానికి మెరుగుపరుస్తుంది ఎందుకంటే నేను మీరు ఘటన A గురించి ఇచ్చిన కొంత సమాచారాన్ని ఉపయోగించాను కాబట్టి B మరియు A అనేవి పూర్తిగా స్వతంత్రమైన అయితే అప్పుడు మీరు A గురించి ఇచ్చిన సమాచారం B ను అంచనావేసే ప్రొబబిలిటిను ప్రభావితం చెయ్యలేదు ఈ ఉదాహరణలో ఇది అదే విధముగా ఉండదు కాబట్టి B మరియు A లు స్వతంత్రమైన కావు మేము అన్ని ప్రోబబిలిటీ భావాలను మళ్లీ ఉదాహరణతో వివరణ ఇస్తాము ఒకవేళ మాకు ఒక తయారీ విధానము ఉన్నట్లయితే అక్కడ తయారీలో 1000 భాగాలలో 50 భాగాలకు లోపము ఉన్నట్లయితే ఇప్పుడు ఒక రోజులో తయారుచేసిన భాగాల నుండి మనము ఏదో ఒక భాగము చేసుకుందాము మరియు ఈ ప్రశ్న వేద్దాం అది తీసుకున్న ఈ భాగము లోపము ఉన్నదా లేదా ఇది లోపము లేకుండా ఉండడానికి ప్రోబబిలిటీ ఎంత స్పష్టంగా అక్కడ 50 లోపములు ఉన్నా భాగాలు ఉన్నాయి మరియు ఈ భాగాలను ఒక పద్ధతిలో తీసుకోవచ్చు మనకు తెలుసు అది P అనేది మొత్తం లోపములు గల భాగాలు డివైడెడ్ బై మొత్తం భాగాలు ఇది 50 బై 1000 వేరే వైపు లోపము లేని భాగాన్ని తీసుకోవడానికి ప్రోబబిలిటీ అనేది దీనికి కాంప్లిమెంట్ అవుతుంది ఇది 9501000 కాబట్టి ఇప్పుడు మనం అనుకోవచ్చు మనము ఒక భాగము తీసుకుని పక్కన పెట్టవచ్చు మరియు రెండవ భాగము భాగము ను తీసుకోవచ్చు మొదటి భాగాన్ని మరల వాటిలో కలపకుండా ఈ ఫలితం లో రెండవ సారి తీసుకున్న భాగము లోపము ఉన్నదా లేదా లోపం లేనిదా అనే విషయం పై మాకు ఆసక్తి ఉంది ఒకవేళ మీరు మొదటి సారి తీసుకున్నప్పుడు ఏమి జరిగింది అనే విషయం గురించి నాకు చెప్పకపోతే అప్పుడు నేను రెండవది మారకుండా ఉంటే లోపము ఉన్నభాగాన్ని తీసుకోవడానికి ప్రోబబిలిటీ అనేది 50 బై 1000 అవుతుంది మనము ఇది ఎలా వచ్చిందో చూద్దాం ఈ క్షణంలో ఇది 50 బై 1000 అని స్పష్టంగా లేదు కానీ మేము అధికారికంగా చూపిస్తాము నేను మీకు A గురించి కొంత సమాచారం ఇచ్చాననుకోండి నేను మీరు తీసుకునే మొదటి భాగము లోపము ఉన్నది అని చెప్పినట్లు అయితే అప్పుడు స్పష్టంగా లో లోపము గల భాగాల సంఖ్య 49 కు తగ్గిపోతుంది మరియు మొత్తం భాగాల సంఖ్య 999 కు తగ్గుతుంది కాబట్టి మొదటిసారి లోపమున్న భాగమును తీసుకున్నప్పుడు రెండోసారి తీసుకున్నా భాగము లో లోపము ఉండడానికి ప్రోబబిలిటీ అనేది 49 బై 999 అవుతుంది ఇంకొకవైపు ఒకవేళ మీరు మొదటిసారి తీసుకున్నప్పుడు లోపము లేనిది వచ్చింది అని నాకు చెప్పినట్లయితే దాని అర్థం మొత్తం భాగాలు మళ్లీ 999 కు తగ్గాయని కానీలోపము ఉన్నా భాగాలు ఇంకా అదే విధముగా 50 ఉన్నాయి కాబట్టి మొదటిసారి లోపము లేని భాగము తీసుకున్నప్పుడు రెండవ సారి తీసుకున్నది లోపము కల భాగము అవడానికి ప్రోబబిలిటీ 50 బై 999 అవుతుంది ఇప్పుడు కండిషనల్ ప్రోబబిలిటీ నియమాల ప్రకారం మనముP బై P C | A ను గణన చేయవచ్చు ఇది 49 బై 999 ను P తో గుణకారం చేస్తే వస్తుంది ఇది 50 బై 1000 P C | Ac అవుతుంది గుర్తుంచుకోండి A కాంప్లిమెంట్ అనేది B అని కాబట్టి P C | Ac అనేది 50 బై 999 ను Pc అనే 950 బై 1000 తో గుణకారం చేస్తే వస్తుంది ఇది మనం ముందు ఉదాహరణలో చూసాము కాబట్టి మీరు ఈ అన్ని ప్రొబబిలిటీస్ కలిపితే మీకు 50 బై 1000 వస్తుంది మీరు ఒకవేళ ఏ సమాచారము ఇవ్వకపోతే మొదటిసారి తీసుకున్నప్పుడు ఏమి జరిగింది మీరు ఆ భాగాన్ని మరల పెట్టారా లేదా మీరు తిరిగి ఆ భాగాన్ని మళ్లీ పెట్టలేదా రెండోసారి ఒక లోపము ఉన్న భాగాన్ని తీసుకోవడానికి ప్రోబబిలిటీ 50 బై 1000 అస్పష్టంగా ఉంది కానీ ఇది మీరు నాకు మొదటిసారి తీసుకున్నప్పుడు ఏమి వచ్చింది మీరు భాగమును మరల పెట్టారా లేదా మీరు మరల పెట్టలేదా అనే దానితో సంబంధము లేకుండా మీ అంచనా వేసేసామర్థ్యం ఇంకా అదే విధముగా 50 బై 1000 ఉంటుంది ఇంకొక వైపు స్పష్టంగా మీరు కొంత సమాచారాన్ని ఇచ్చినట్లయితే నేను మార్చగలను అది తగ్గచ్చు లేదా పెరగొచ్చు ఇది మొదటిసారి మనము తీసుకున్న దాని ఫలితం పై ఆధారపడి ఉంటుంది ఇప్పుడు ఇది చాలా ఆసక్తికరమైనది నిజంగా వ్యతిరేక ప్రశ్న అడగడానికి మీరు ఒకవేళ రెండవ సారి తీసుకున్న దాని విషయం గురించి చెప్పినట్లయితే అది నిజంగా మీ మొదటిసారి తీసుకున్న దాని ఫలితాన్ని అంచనా వేసే సామర్థ్యాన్ని మారుస్తుంది ఇది పనిచేస్తుంది అనిపిస్తోంది ఎందుకంటే ఇవి స్వతంత్రమైన సంఘటనలు కావు మీరు ఈ ప్రశ్న అడగండి రెండవ సారి మీకు లోపము గల భాగము వచ్చినప్పుడు మొదటిసారి లోపము గల భాగము రావడానికి వచ్చే ప్రోబబిలిటి ఎంత అని ఇప్పుడు మీరు కండిషనల్ ప్రోబబిలిటీ నియమాల ను మరల ఉపయోగిస్తే మీరు చెప్పవచ్చు PA|C అనేది P A ∩ C డివైడెడ్ బై P కానీPA ∩ C అనేది C సంభవిస్తే వచ్చే దానిని P తో గుణకారం చేస్తే వస్తుంది కాబట్టి మొత్తం P C | A ను P తో గుణకారము చేస్తే వచ్చే దానిని డివైడెడ్ బైP C | A చేయాలి మేము దీనిని 49 బై 999 గా లెక్క వేసాముP అనేది 50 by 1000 డివైడెడ్ బై C యొక్క ప్రోబబిలిటీ ఇది 50 బై 1000 కాబట్టి చివరకు నాకు C సంభవిస్తే P 49 by 999 అవుతుంది గమనించండి P అనేది 50 బై 1000 కానీ ఇప్పుడది 49 బై 999 వరకు తగ్గింది ఎందుకంటే మీరు నాకు చెప్పారు రెండోసారి తీసుకున్నది లోపం గల భాగము అని స్పష్టంగా అని చెబుతోంది మొదటిసారి తీసుకున్నా సమాచారము అనేది రెండోసారి తీసుకున్న సమాచారంపై ఆధారపడి ఉన్నది అని ఇది స్పష్టంగా నిజం ఎందుకంటే మీరు ఇక్కడ మరల పెట్టలేదు ఒకవేళ మీరు పెట్టినట్లయితే మీకు ఒక ఫలితం C పూర్తిగా A యొక్క ఫలితానికి అనుగుణంగా వస్తుంది మరియు మొదటిసారి తీసుకున్న దాని యొక్క అంచనా ను మీరు పెంచలేరు లేదా తగ్గించలేరు కాబట్టి కండిషనల్ ప్రోబబిలిటీ స్వతంత్రమైన ఘటనలు ప్రత్యేకమైన ఘటనలు యొక్క అన్ని ఆలోచనలు డేటా ఎనాలసిస్ లో విరివిగా ఉపయోగిస్తారు మరియు మనము ఎలా అని చూద్దాము